భూమి ఉపరితలంపై ఏదైనా అక్షాంశం వద్ద ఫ్లాట్ ప్లేట్ పైన లంబ దిశలో పడే ఇన్సోలేషన్ కనుగొన్న తర్వాత ఆ క్షితిజ సమాంతర ఫ్లాట్ ప్లేట్లో పడే రోజువారీ శక్తి ఏమిటో మనం కనుగొనాలి LZ అనేది ఒక నిర్దిష్ట అక్షాంశం వద్ద ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉంచబడిన క్షితిజ సమాంతర ఫ్లాట్ ప్లేట్కు సంబంధించిన ఇన్సోలేషన్ అని మనకు తెలుసు ఇప్పుడు ఇది kWm2 లో వ్యక్తీకరించబడింది అంటే Powerm2 అన్నమాట ఇప్పుడు మనం H0 ను కనుగొనవలసి ఉంది నేను "H0" అనే ఒక కొత్త చిహ్నాన్ని ఉపయోగిస్తున్నాను ఇది భూమి యొక్క ఉపరితలంపై ఇచ్చిన అక్షాంశం వద్ద ఇచ్చిన క్షితిజ సమాంతర ఫ్లాట్ ప్లేట్ కోసం అందుబాటులో ఉన్న రోజువారీ శక్తిని సూచిస్తుంది దీని యూనిట్స్ kWhm2day మనం X అక్షం మరియు Y అక్షం గీద్దాం X అక్షం పై రోజు లోని సమయం తీసుకుందాం ఉదాహరణకి మధ్యాహ్నం అనుకుందాం ఇక్కడ ఈ స్థానం సూర్యోదయం మరియు ఇక్కడ సూర్యాస్తమయం అనుకుందాం Y అక్షం పైన kWm2 యూనిట్స్ లో ఇన్సోలేషన్ LZ తీసుకుందాం కాబట్టి మీరు వక్రరేఖను గీస్తే ఇది మనం ఇంతకు ముందు చూసినట్లుగా కనిపిస్తుంది ఈ వక్రరేఖ కింద ఉన్న ప్రాంతం రోజు సమయానికి సంబంధించి LZ యొక్క సమాకలనం అవుతుంది దీనిని "ఒమేగా కోణం"ω అని పిలుస్తాం కాబట్టి ఈ వైశాల్యం H0 మరియు ఇది LZ అంతర్భాగం దీనికోసం పూర్తి రోజు కు సంబంధించిన మొత్తం గంట కోణాలు పరిగణన లోకి తీసుకోవాలి అప్పుడు ఇది మీకు కిలోవాట్ యొక్క శక్తి సమగ్రతను ఇస్తుంది మరియు సమయం తో పాటు మీకు కిలోవాట్ గంటలను ఇస్తుంది నేను ఇక్కడ సౌర జ్యామితి సమన్వయ వ్యవస్థను కలిగి ఉన్నాను ఇక్కడ మనకు గంట కోణం ఉంది రోజుకు kWhm2 లో శక్తిని పొందడానికి గంట కోణానికి సంబంధించి నేను ఏకీకృతం చేయాలనుకుంటున్నాను అయితే దాని కోసం మనం X అక్షాన్ని కొద్దిగా భిన్నంగా పునర్నిర్వచించాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ X అక్షం వేరియబుల్ ఒమేగాω ఉంచండి ఈ నిలువు రేఖ మధ్యాహ్నం ని సూచిస్తుంది మధ్యాహ్నం సమయంలో ω0 కాబట్టి ω 0 అంటే సౌర ఇన్సోలేషన్ లైన్ ప్రొజెక్షన్ మెరీడియన్ అక్షం మీద ఉంటుంది మరియు ω 0 అయినప్పుడు ఆ మెరిడియన్ కు మధ్యాహ్నం అవుతుంది అసలు అక్షానికి తూర్పున ఉన్న గంట కోణం పాజిటివ్ గా పరిగణించబడుతుంది మరియు మెరిడియల్ అక్షానికి పశ్చిమాన ఉన్న గంట కోణం నెగిటివ్ గా పరిగణించబడుతుంది సూర్యోదయం మెరిడినల్ అక్షం యొక్క తూర్పు వైపు సంభవిస్తుంది కాబట్టి సూర్యోదయం పాజిటివ్ గంట కోణాన్ని కలిగి ఉంటుంది అయితే సూర్యాస్తమయం నెగిటివ్ గంట కోణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి సూర్యోదయం సూచించాలనుకున్నప్పుడు మధ్యాహ్నానికి పాజిటివ్ వైపు ఉండేలా సూచిస్తాము సూర్యోదయం ఇక్కడ ఉంటుంది మరియు సూర్యాస్తమయం మధ్యాహ్నానికి నెగిటివ్ వైపున ఉంటుంది కాబట్టి సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని పటంలో ఈ విధంగా ప్రదర్శించబోతున్నాను నేను సూర్యోదయాన్ని ωSR మరియు సూర్యాస్తమయాన్నిωSS ద్వారా సూచించాను జాగ్రత్తగా పరిశీలిస్తే మధ్యాహ్నం నుండి సూర్యోదయం మరియు సూర్యాస్తమయం దూరం ఒకటేనని గమనించండి ఒకే ఒక్క తేడా ఏమిటంటే ఒమేగా కోణం సూర్యాస్తమయం కు నెగిటివ్ గా ఉంటుంది అయితే దీని విలువ ωSR కు సమానంగా ఉంటుంది అందువల్ల మీరు దీనిని ωSR గా రాయవచ్చు ఇప్పుడు మీరు ఇన్సోలేషన్ వక్రరేఖను గీస్తే అది ఇలా కనిపిస్తుంది ఈ ఇన్సోలేషన్ వక్రరేఖ కింద ఉన్న ప్రాంతమే మనకు కావలసింది ఈ ఇన్సోలేషన్ kWm2 లో ఉంది మనకు kWhm2 కావాలి దీనికోసం ఇన్సోలేషన్ కర్వ్ కింద ఉన్న ప్రాంతం వైశాల్యం కనిపెట్టాలి దీనిని మనం సమాకలనం ద్వారా పొందవచ్చు కాబట్టి సమాకలనం ఇంటెగ్రేషన్ ద్వారా H0 విలువను kWhm2day లో పొందవచ్చు దీనిని సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు వర్తింప చేయడం జరుగుతుంది దీనిని మనం ωSS నుండి ωSR వరకు ഽLZ x dω గా రాస్తాము అయితే సూర్యాస్తమయ కోణం మరియు సూర్యోదయ కోణం రెండూ సమానంగా మరియు వ్యతిరేక దిశలో ఉన్నందువల్ల దీనిని ωSR నుండి ωSR వరకు ഽ LZ x dω గా రాయవచ్చు కాబట్టి సులభ పద్ధతిలో dω పరామితి గా దీనిని 2 X 0 నుండి ωSR వరకు ഽ LZ x dω గా తిరిగి రాయవచ్చు ఎందుకంటే 0 నుండి ωSR కి ఉండే దూరం 0 నుండి ωSS కి ఉండే దూరానికి సమానంగా ఉంటుంది కాబట్టి మీరు దీనిని 0 నుండి ωSR వరకు ఉన్న దూరానికి 2 రెట్లు గా వ్రాయవచ్చు ఈ వక్రరేఖ మధ్యాహ్నం అక్షం పరంగా ప్రతి రూపం గా ఉంటుంది మరియు రోజు యొక్క పొడవు 2 x ωSR అవుతుంది ఇప్పుడు మనం క్షితిజ సమాంతర ఫ్లాట్ ప్లేట్లో రోజువారీ పతన శక్తిని విశ్లేషిద్దాం LZ అనేది ఇన్సోలేషన్ మరియు దాని సమీకరణం మనకు తెలుసు ఇక్కడ మనం LZ కోసం సమీకరణాన్ని కలిగి ఉన్నాము ఇది క్షితిజ సమాంతర ఉపరితలంపై లంబ దిశలో ఇన్సోలేషన్ విలువను తెలియజేస్తుంది L అనేది భూమి యొక్క వాతావరణం వెలుపల ఉన్న అదనపు భూసంబంధమైన ఇన్సోలేషన్ ఇది క్షీణత అక్షాంశం మరియు ఒమేగా వీటి మధ్య సంబంధం తెలియజేస్తుంది ఇప్పుడు ఈ సంబంధాన్ని మనం సమీకరణంలో ఉపయోగిస్తాము ఇది 0 నుండి ωSR ఇన్సోలేషన్ కి రెండు రెట్లకి సమానం అదనపు భూ వికిరణం cos δ cos φ cos ω sinδ sin φ మరియు సమాకలన పరామితి dω ω ఇక్కడ రేడియన్స్ లో ఉంది కాబట్టి ఈ విధంగా సమాకలనం చేయడం ద్వారా మీరు రోజుకు kW radiansm2 పొందుతారని గమనించండి అయితే చివరికి మనం నిజంగా సాధించాలనుకుంటున్నది kWhm2 day కాబట్టి తరువాత మనం రేడియన్లను గంటల్లోకి మారుస్తాము Cos ω ఇంటిగ్రేషన్ చేశాక sin ω గా మారుతుంది cos δ మరియు cos φ స్థిరాంకాలు L కూడా ఒక స్థిరాంకం Sin ω లో ω రెండు పరిమితులు 0 మరియు ωSR కలిగి ఉంటుంది ఒక సంవత్సరం లోని నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట అక్షాంశం లో sin δ మరియు sin φ స్థిరాంకాలు గా ఉంటాయి ω కూడా 0 నుండి ωSR వరకు పరిమితులు కలిగి ఉంటుంది ఈ ఇంటిగ్రేటెడ్ విలువ ωSR sin δ ωSR అవుతుంది కాబట్టి ఇది క్షితిజ సమాంతర ఫ్లాట్ ప్లేట్లో రోజువారీ గా అందుబాటులో ఉండే పతన శక్తి ωSR మరియు గంట కోణాలు రేడియన్లలో ఉంటాయి కాబట్టి ఈ రూపంలో ఇది kW radians m2day లో ఉంది అయితే శక్తి యూనిట్లు kWhm2day లో ఉండాలని మనం కోరుకుంటున్నాము కాబట్టి మనం రేడియన్లను గంటల లోనికి ఇప్పుడు చెప్పబోయే విధంగా మారుస్తాము ఇక్కడ π రేడియన్లు 12 గంటలుగా లేదా 2π రేడియన్ లు 24 గంటలుగా మార్చబడతాయి అందువల్ల ω రేడియన్లు 12 πxω గంటలు కనుక రేడియన్లను గంటలు గా మార్చడానికి 12 π మార్పిడి కారకం అవుతుంది కాబట్టి నేను kWRadiansm2 యూనిట్స్ లో ఉన్న మొత్తం H0 విలువను 12π తో గుణిస్తే రేడియన్ల లో ఉన్న ω విలువ kWhm2day లోనికి మారుతుంది H0 అనేది ఇచ్చిన అక్షాంశం వద్ద ఒక సమాంతర ఫ్లాట్ ప్లేట్ వద్ద పతన శక్తి దీనిని ఈ సమీకరణం ద్వారా గణించవచ్చు sin ωSR ωSR sin δ sin φ ఇప్పుడు ఇక్కడ రెండు వేరియబుల్స్ ఉన్నాయి ఒకటి ఈ L భూమి అదనపు ఇన్సోలేషన్ మరియు మరొకటి ωSR సూర్యోదయ సమయంలో గంట కోణం ఈ రెండు విలువలు ఇంకా నిర్ణయించబడలేదు ఇప్పుడే వాటిని ఎలా కనుగొనాలో మనకు తెలియదు దీని ఫలితంగా మనం H0 విలువను అంచనా వేయలేము కాబట్టి అదనపు భూ సంబంధపు ఇన్సోలేషన్ యొక్క అంచనాను ఎలా పొందవచ్చో చూద్దాం అలాగే సూర్యోదయ సమయాన గంట కోణం కూడా కనిపెట్టాలి మొదట అదనపు భూసంబంధమైన ఇన్సోలేషన్ L యొక్క కేసును తీసుకుందాం ఇక్కడ ఈ L చాలా సంవత్సరాల నుండి తీసిన కొలతల నుండి పొందిన ఒక అనుభావిక సంబంధం ద్వారా ఇవ్వబడింది ఈ అనుభావిక సంబంధం సాహిత్యంలో అందుబాటులో ఉంది కాబట్టి నేను ఈ విధంగా రాస్తాను L LSC 1 0 033 cos 360N365 ఇప్పుడు ఇది అనుభావిక సంబంధం ఇది సంవత్సరంలో ఇచ్చిన రోజున అదనపు భూసంబంధమైన ఇన్సోలేషన్ను నిర్ణయిస్తుంది ఇక్కడ N అనేది సంవత్సరం లోని రోజు సంఖ్య జనవరి 1 వ తేదీన N 1 మరియు డిసెంబర్ 31 వ తేదీన N 365 అవుతుంది LSC అనేది "సౌర స్థిరాంకం" అని నేను ఇంతకు ముందు పేర్కొన్నాను ఈ సౌర స్థిరాంకం విలువ 1 37 kWm2 దీనిని సగటు సౌర స్థిరాంకం అని కూడా అంటారు దీని విలువ భూమి యొక్క స్థానం మీద ఆధారపడకుండా స్థిరంగా ఉంటుంది ఇది అదనపు భూగోళ విలువ ఇప్పుడు వీటి మధ్య సంబంధాన్ని ఈ పద్ధతిలో రాయవచ్చు ఇది K మరియు ఇది ఇది L అని అనుకుంటే దీనిని KLSC అని వ్రాయవచ్చు ఇప్పుడు దీనిని ఇక్కడ ప్రతిక్షేపిస్తే మొత్తం సమీకరణాన్ని ఈ విధంగా వ్రాయవచ్చు sin ωSR ωSR sin δ sin φ ఇది రోజువారీ గణన కోసం ఒక అక్షాంశం వద్ద క్షితిజ సమాంతర ఫ్లాట్ ప్లేట్లో లభించే శక్తికి మొత్తం సమీకరణం ఈ విలువ kWhm2day యూనిట్స్ లో ఉంటుంది ఇక్కడ ఈ Lsc సౌర స్థిరాంకం విలువ 0 37 అని మనకు తెలుసు సంవత్సరం లోని రోజు ను బట్టి K విలువ కనుక్కోవచ్చు క్షీణత δ విలువ అక్షాంశము ను బట్టి తెలుసుకోవచ్చు ωSR సూర్యోదయ గంట కోణం దీనిని ఎలా కొలవాలి అనేది పరిశీలిద్దాం ఆ విలువ ఒకసారి తెలిసిన తర్వాత మీరు పై సమీకరణం ఉపయోగించి రోజువారీ తక్షణ శక్తిని రోజుకి kWm2 లో లెక్కించవచ్చు